కాబట్టి మనము RFID యొక్క కొన్ని ప్రాథమిక విషయాలు చూద్దాం ఈ ప్రత్యేక పాఠ్యాంశము RFID గురించి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ను సూచిస్తుంది కాబట్టి అప్లికేషన్స్ ఉన్న కొన్ని ప్రాథమిక విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తాను ముందుగా బేసిక్ ప్రోటోకాల్ వర్కింగ్ ప్రోటోకాల్ మరియు దాని వర్కింగ్ ని అర్థం చేసుకుంటాము తరువాత RFID యొక్క కొన్ని అప్లికేషన్స్ చూద్దాము కాబట్టి కఠినమైన సమస్యలు ఏమిటి ఉదాహరణకు RFID లోని కఠినమైన ఉత్తేజకరమైన సమస్యలు ఇక్కడ RFID లో కఠినమైన మరియు ఉత్తేజకరమైన సమస్యలు ఏమిటి ఇది లోకలైజెషన్ కు సంబంధించిన అప్లికేషన్స్ కలిగిన పరిశోధకులను పెంచుతోంది లోకలైజెషన్ కు మేము ఎక్కువ సమయం కేటాయించడం లేదు కానీ RFID కి సంబంధించి లోకలైజెషన్ యొక్క ఓవర్ వ్యూ నుండి మనం అర్థం చేసుకోగలిగేదాన్ని చూస్తాము తరువాత మనము కొన్ని డెమోలు చేస్తాము ఎందుకంటే చివరికి మీరు మీ IoT సిస్టమ్ ను ఒక RFID ట్యాగ్తో రూపొందించడం ప్రారంభించాలి మరియు మీ అప్లికేషన్ కోసం RFID సొల్యూషన్స్ ను రూపొందింరూపొందించాలి మీరు అనేక విభిన్న డిజైన్ ఎంపికలను చూడవలసి ఉంటుంది మరియు దానికోసం ఉపయోగించాల్సిన ట్యాగ్ రకం ఏమిటి ఏ రకమైన రీడర్ ఉపయోగించాలి రీడర్ యొక్క పోలరైజెషన్ ఏమిటి ట్యాగ్ సున్నితత్వం ఎంత ఉండాలి మరియు దాని రేడియేషన్ నమూనా ఏమిటి కాబట్టి మీ IoT అప్లికేషన్ కోసం చాలా మంచి వర్కింగ్ సొల్యూషన్ గా మార్చడానికి అనేక సంబంధిత సమస్య లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు అదే ప్రశ్న కు తిరిగి వచ్చారు ట్యాగ్ ఎ మరియు ట్యాగ్ బి మధ్య మీరు ఎలా ఎంచుకుంటారు వివిధ రకాలైన ఎంపికలు ఏమిటి వివిధ రకాల రీడర్లు ఏవి అందుబాటులో ఉన్నాయి మీ అప్లికేషన్ కోసం ఉపయోగించుటకు ఈ రీడర్స్ నుండి ఎలాంటి హ్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొత్తం సమస్యను చూడటానికి మరియు అనుభూతి చెందడానికి మీరు డెమోల్లోకి రావాలి కాబట్టి మేము ఈ నాలుగింటి తో ప్రయత్నించి ముగిద్దాం IoT అప్లికేషన్స్ కోర్సు కోసం మన డిజైన్లో వాటిని ఇంటిగ్రేట్ చేయగల RFID సిస్టమ్స్ను ఎలా కాన్ఫిగర్ చేయవచ్చో చూడండి ముఖ్యంగా మీరు RFID గురించి మాట్లాడితే అది కొత్త టెక్నాలజీ కాదు ఏమైనప్పటికీ ఈ టెక్నాలజీ తక్కువ గా వాడుక లో ఉంది మీరు RF ఫ్రీక్వెన్సీ 125 నుండి 134 కిలో హెర్ట్జ్ వరకు పనిచేస్తున్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ మరియు అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ గురించి తక్కువ మాట్లాడుకుంటాము కాబట్టి అందుబాటులో ఉన్న ఈ ట్యాగ్లను మన మునుపటి కొన్ని అప్లికేషన్స్ లో విస్తృతంగా ఉపయోగించాము ప్రధానంగా జంతువులను ట్రాక్ చేయడంలో అవి ఉపయోగించబడ్డాయి సాధారణంగా మీరు 10 సెంటీమీటర్ల వరకు లేదా 10 సెంటీమీటర్లకు దగ్గరగా పొందుతారు అప్పుడు మీకు హై ఫ్రీక్వెన్సీ రకం RFID వ్యవస్థలు ఉన్నాయి నేను RFID వ్యవస్థ అని చెప్పినప్పుడు మీరు గమనించాలి ఈ వ్యవస్థలో ప్రాథమికంగా రీడర్ మరియు ట్యాగ్ ఉంటాయి వాస్తవానికి కేవలం ఒక రీడర్ ఎందుకు మల్టిపుల్ రీడర్స్ కావచ్చు అది 1 2 3 లేదా 4 రీడర్స్ మరియు 100 లేదా 1000 టాగ్స్ కలిగి ఉండవచ్చు వీటన్నంటినీ కలిపి RFID వ్యవస్థ అని పిలుస్తాము కాబట్టి నేను లో ఫ్రీక్వెన్సీ అని చెప్పినప్పుడు అది రీడర్ ఫ్రీక్వెన్సీ గురించి కాదు కానీ వాస్తవానికి సిస్టమ్ ఫ్రీక్వెన్సీ గురించి కాబట్టి హై ఫ్రీక్వెన్సీ అని మీరు చెప్పినప్పుడు ఇది ప్రస్తుతం చాలా మొబైల్ ఫోన్లలో మరియు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ సి గా కనిపిస్తుంది మరియు ముఖ్యంగా ఇది 13 56 మెగాహెర్ట్జ్ వద్ద ఉంది మరియు ఇది మీకు ఎక్కువ రేంజ్ ఇవ్వదు ఇవి చాలావరకు ప్రజా రవాణా వ్యవస్థలు ఇతర ప్రదేశాలు మీరు వెళ్లే కియోస్క్ లు ఉపయోగిస్తున్నారు అని నేను ఇటీవల వార్తాపత్రికలలో చూశాను మరియు సాధారణంగా మీరు స్మార్ట్ కార్డులను చూస్తున్నట్లయితే ఈ వ్యవస్థలన్నీ తప్పనిసరిగా స్మార్ట్ కార్డులు కియోస్క్లను ఉపయోగించే ప్రజా రవాణా మరియు తప్పనిసరిగా ఈ ఎన్ఎఫ్సి టెక్నాలజీని ఉపయోగిస్తాయి ఇది వాస్తవానికి ఎన్ఎఫ్సి ఆఫ్ RFID యొక్క పొడిగింపు ఇది డంప్ ట్యాగ్ ల తో పోల్చుకుంటే కార్యాచరణ కొంచెం మెరుగ్గా ఉంటుంది అది ఇక్కడ ముఖ్య విషయం వాస్తవానికి డంప్ ట్యాగ్ ల గురించి చెప్పడం కష్టం ఎందుకంటే వాటికి బ్యాటరీ ఉండదు మీకు తెలుసు కానీ వాటి ID గురించి సమాచారం ఇస్తాయి వాటిని ఇంటెలిజెంట్ గా తయారుచేయవచ్చు మరియు సమయం అనుమతిస్తే ఎలా చేయగలమో చూద్దాం నిజానికి ఎన్ఎఫ్సి వ్యవస్థ RFID యొక్క ఉపసమితి కాబట్టి మీరు దీన్ని స్మార్ట్ కార్డులలో ఉపయోగించవచ్చు మీరు దానిని వేర్వేరు కియోస్క్ లో ఉపయోగించవచ్చు మీరు టికెటింగ్ అప్లికేషన్స్ లో ఉపయోగించవచ్చు మీరు UHF లు కలిగి ఉన్నారంటే తప్పనిసరిగా 433 మెగాహెర్ట్జ్ ట్యాగ్ల గురించి మాట్లాడుతున్నారని అర్థం మరియు మీరు 856 మెగాహెర్ట్జ్ నుండి 960 మెగాహెర్ట్జ్ వరకు గురించి కూడా మాట్లాడవచ్చు UHF లోని ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి దేశానికి దాని స్వంత రేంజ్ ఉంటుంది మరియు ఇది ప్రాథమికంగా UHF అప్లికేషన్ యొక్క పూర్తి రేంజ్ మరియు ఇక్కడ మీరు ఒక పెద్ద రేంజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు చాలా మీటర్ల గురించి మాట్లాడుకోవచ్చు ప్రజలు 100 కన్నా ఎక్కువ మీటర్ల రేంజ్ గురించి కూడా మాట్లాడతారు నేను లేదా 433 మెగాహెర్ట్జ్ UHF ట్యాగ్లను చాలా ఎక్కువగా చూడలేదు కాని హై ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు నేను చెప్పలేదు ఎన్ఎఫ్సి సాధారణంగా ఒక ప్రమాణాన్ని 30 సెంటీమీటర్లను నిర్వచిస్తుంది కాని అప్లికేషన్స్ లో 1 సెంటీమీటర్ కంటే ఎక్కువగా వెళ్ళడం మనం చూడలేదు ఇవి దాదాపు కాంటాక్ట్ బేస్డ్ సిస్టమ్ లు ఇది వాస్తవానికి భద్రతను ఇస్తుంది ఎందుకంటే దాని వైర్లెస్ కలపబడలేదు మరియు మీరు 1 సెంటీమీటర్ పొందడం వలన మీకు చాలా భద్రతను ఇస్తుంది కాబట్టి NFC జనాదరణ పొందింది దాని పరిమాణం 30 సెంటీమీటర్ల గా ఉంది కాని ఆ రకమైన రేంజర్లు RFID వ్యవస్థల్లో 1 సెంటీమీటర్ ఫ్రీక్వెన్సీ అందుబాటులో ఉన్నాయని మేము చూడలేదు కాబట్టి తరువాతి పేజీకి వెళ్దాం కాబట్టి ముఖ్యంగా మీరు RFID వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు మీరు రీడర్స్ గురించి మాట్లాడతారు మరియు మీరు ట్యాగ్ల గురించి మాట్లాడతారు ఇవి బ్యాటరీ లేని ట్యాగ్లు బ్యాటరీ సహాయంతో పనిచేసే పాసివ్ ట్యాగ్లు మరియు బాప్ ట్యాగ్లు ఆ చిత్రాలను మేము చూపిస్తాము మరియు అప్పుడు మీరు బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ల్యాబ్ లో RFID తో పనిచేసే జుహై మరియు తేజస్విని ఇక్కడే ఉన్నారు మరియు వారు మీకు కొన్ని విషయాలు చూపిస్తారు మరియు అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది బ్యాటరీ సహాయంతో ఉంటే దాన్ని పాసివ్ గా ఎందుకు పిలుస్తారు పాసివ్ ఎందుకంటే రీడర్ లేకుండా అవి సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదు కాబట్టి మాస్టర్ రీడర్గా కొనసాగుతుంది మరియు అవి బ్యాటరీ సహాయక ట్యాగ్లను కలిగి ఉంటే మాత్రమే అవి సమాచారాన్ని రీడర్కు తిరిగి ఇవ్వగలుగుతుంది మరియు మీరు ఈ బ్యాటరీ సహాయక పాసివ్ ట్యాగ్లను ఉపయోగిస్తే UHF వాగ్దానం చేసిన ఈ 100 ప్లస్ మీటర్లు దాని యొక్క రేంజ్ మెరుగుపడుతుంది కాబట్టి మీరు దానిని గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీరు నిజంగా ముందుకు వెళ్లి RFID టెక్నాలజీ ని అర్థం చేసుకోవాలనుకుంటే చాలా విషయాలు తెలుసుకోవాలి మొదటి విషయం వీటిని ట్యాగ్ అని పిలవవద్దు ట్యాగ్కు సాంకేతిక పేరు ఉంది మరియు దీనిని వాస్తవానికి ట్రాన్స్పాండర్ అని పిలుస్తారు రీడర్ సాంకేతిక పేరు ఇంట్రాగేటర్ T ట్యాగ్లను రీడర్లను ఈ రెండు పేర్లతో భర్తీ చేయండి ఈ పేర్లు చాలా బాగున్నాయి మరియు స్పష్టంగా ఉన్నాయి ఇంట్రాగేషన్ అంటే ఏమిటి మిమ్మల్ని ఎవరో ఇంట్రాగేట్ చేస్తున్నారు అనగా మీరు ప్రశ్నించబడుతున్నారని అర్థం మరియు మీరు ఆ ప్రశ్నకు తిరిగి సమాధానం ఇస్తారు అని అర్ధం ఇది మీరు గమనించవలసిన RFID యొక్క సారాంశం మీరు డేటాను ప్రసారం చేస్తూనేఉండలేరు మిమ్మల్నిఒక ప్రశ్న అడగకపోతే మీరు సమాధానం ఇవ్వలేరు ఎవరు మిమల్ని ప్రశ్న అడగవచ్చు ఇంట్రాగేటర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చు ఇంట్రాగేటర్ ఎవరు రీడర్ ఒక ఇంట్రాగేటర్ ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రతిస్పందించగల కొన్ని నియమాలను ఇంట్రాగేటర్ మీకు చెబుతుంది మీరు కలవాలి నేను నిన్ను అడిగినప్పుడు నాతో మాత్రమే మాట్లాడాలి అని చెబుతుంది మరో మాటలో చెప్పాలంటే చాలా ట్యాగ్లు చుట్టూ ఉన్నాయి మరియు ఇంట్రాగేటర్ "నేను మిమ్మల్ని మాట్లాడే వ్యక్తిగా గుర్తించాను" అని చెపుతుంది మరియు మీరు నాకు ప్రతిస్పందిస్తారు" అంటే మీరు ట్యాగ్ను సింగులేట్ చేయవచ్చు మరియు ఇంటరాగేట్ చేస్తున్న ట్యాగ్ నుంచి మీకు సమాధానం రావచ్చు మీరు గుర్తుంచుకోవాలి వాస్తవానికి మీరు ఈ ప్రాథమిక నియమాన్ని అర్థం చేసుకుంటే RFID ప్రోటోకాల్ వాస్తవానికి పనిచేసే విధానం గురించి మీరు చాలా విషయాలు అర్థం చేసుకుంటారు కాబట్టి దానిని గుర్తుంచుకోండి ఇప్పుడు రేంజ్ ఇది చర్చనీయాంశమైన హాట్ టాపిక్ అనే విషయం అని మీకు ఇప్పటికే ప్రస్తావించాను కానీ మీకు బ్యాటరీ సహాయక ట్యాగ్లు ఉంటే మీరు దీన్ని చేరుకోవచ్చు కాబట్టి ప్రజలు 100 మీటర్ల ట్యాగ్ స్టాండర్డ్ అని పిలుస్తారు ఇప్పుడు ట్యాగ్లు ఎంత ఖర్చు అవుతాయో మీకు తెలుసా నేను ఇండియన్ రూపీస్ పరంగా 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అవుతాయి అంటాను మరియు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం మీరు ఇండస్ట్రియల్ ట్యాగ్లను కలిగి ఉండవచ్చు ఆటోమోటివ్ అప్లికేషన్స్ మరియు ఏవియేషన్ అప్లికేషన్స్ కోసం ట్యాగ్లను కలిగి ఉండవచ్చు వాస్తవానికి మీరు ఏవియేషన్ ట్యాగ్లను పరిశీలిస్తే ఈ ట్యాగ్లు ఒక విమానం యొక్క ప్రతి సీటుకు దిగువన ఉన్న సేఫ్టీ వెస్ట్స్ కోసం ఉపయోగించబడతాయి

కాబట్టి మీరు సేఫ్టీ వెస్ట్స్ మాట్లాడినట్లైతే ప్రతి సేఫ్టీ వెస్ట్ తో సంబంధం ఉన్న ట్యాగ్ ఉంటుంది ఇది విమానం యొక్క సీటు క్రింద ఉంటుంది వాస్తవానికి మీరు ఆటోమోటివ్ అప్లికేషన్స్ పరిశీలిస్తే విండ్షీల్డ్ ఉంటుంది ప్రస్తుతం విండ్షీల్డ్ ట్యాగ్లు బాగా ప్రాచుర్యం పొందాయి బయటకి వచ్చే ప్రతీ కొత్త కారు కి ఈ విండ్షీల్డ్ ట్యాగ్లు ఉంటాయి ఇవి వాహనాన్ని ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా ఉపయోగించబడతాయి మరియు వాహనంతో సంబంధం ఉన్న అన్ని పారామితులు వాస్తవానికి ఈ ట్యాగ్లోకి ప్రోగ్రామ్ చేయబడతాయి కాబట్టి మీరు వివిధ రకాల ఇండస్ట్రియల్ ట్యాగ్లను కలిగి ఉండవచ్చువెట్ ఇన్ లేస్ అని పిలవబడే ట్యాగ్లు కూడా చూడవచ్చు నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను ఆ ఇండస్ట్రియల్ ట్యాగ్ల నమూనాలు చూపిస్తాను ఇవి మెటాలిక్ ట్యాగ్లు కావచ్చు మరియు అవి మెటాలిక్ సర్ఫేసెస్ లోపల ఉంటాయి వాటిని ఆటోమోటివ్ ట్యాగ్లలో ఇంటరాగేట్ చేయబడుతాయి మీరు ఏదైనా కొత్త కార్ లేదా ఏదైనా కంపెనీ ని తీసుకుంటే మారుతి గురించి నేను ప్రస్తావించాను వాస్తవానికి విండ్షీల్డ్లోనే RFID ట్యాగ్ను వర్తింపజేస్తుంది అందువల్ల విండ్షీల్డ్ ట్యాగ్ నుండి గ్రహించబడటానికి ప్రత్యేకమైన ట్యాగ్లు విండ్షీల్డ్ లోపల ఉంచబడతాయి మరియు గ్లాస్ సర్ఫేస్నుండి కూడా సులభంగా చదవబడుతాయి కాబట్టి మీరు ఏవియేషన్ ట్యాగ్లను ఆటోమోటివ్ ట్యాగ్లను కలిగి ఉండవచ్చు నేను మీకు చెప్పినట్లు మరియు ఈ అవకాశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎంపిక అనేది సమస్య IoT డిజైన్ అనగా ఎంపిక ఎంపిక అంటే ఏమి ఎంచుకోవాలో అది కాబట్టి మీకు ఇప్పటికే వివిధ రకాల ట్యాగ్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు మరియు మీరు వాటిని ఎలా ఎంచుకుంటారు కాబట్టి అది మరొక ముఖ్యమైన విషయం కాబట్టి ట్యాగ్ను ఎన్నుకోవాలనుకున్నప్పుడు మీరు ట్యాగ్ చేయాలనుకుంటున్న ఉపరితలాన్ని చదవవలసిన రేంజ్ ఏమిటో చూడాలి కాబట్టి ఏదైనా పరిమాణ పరిమితులు ఉంటే ట్యాగ్ రీడ్ రేంజ్ సైజు యొక్క సరి అయిన ఉపరితలం ఎంపిక అని నేను చెబుతాను పరిమాణ పరిమితులు ఏదైనా ఉంటే అవి పర్యావరణ పరిస్థితులు అది ఎలా జరగబోతోంది అది అధిక వేడిగా ఉంటుందా అది చల్లని వాతావరణంగా ఉంటుందా వైబ్రేషన్ ఎనర్జీ హార్వెస్టింగ్ పై చర్చ సందర్భంగా నేను ప్రస్తావించానని గుర్తుంచుకోండి మీరు హార్వెస్టర్ను మౌంట్ చేసే విధానం వాస్తవానికి ఆ అటాచ్మెంట్ పద్దతి ని బట్టి హార్వెస్ట్ చేయగలరు మీరు అఢేసివ్ ని ఉపయోగించబోతున్నారా లేదా ఎపోక్సీ ని ఉపయోగించబోతున్నారా లేదా మీరు రివెట్స్ మరియు స్క్రూ లను ఉపయోగించబోతున్నారా కాబట్టి ఈ విషయాలన్నీకీలకం మళ్ళీ మౌంటు ఇక్కడ కీలకంగా మారుతుంది మీరు ఎంచుకున్న ట్యాగ్ రకం అంటే మీరు దాన్ని ఎక్కడ ని బట్టి హార్వెస్ట్ చేయగలరు అంటే మీరు దీన్ని కూడా మరొక ముఖ్యమైన పరామితిగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు ఇక్కడ క్లిష్టంగా మారుతుంది ఇది ట్యాగ్ల గురించి ఇప్పుడు యాంటెనాలు RFID లాగా ఎలా ఉన్నాయో చూద్దాం వాటి ముఖ్యమైన అవసరాలు ఎలా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇది మీకు శక్తినిచ్చే రేడియేటింగ్ మూలకం దీనికి మీరు శక్తిని ఇవ్వాలి ఆపై మీరు తప్పనిసరిగా ప్రసారం చేస్తారు శక్తి ఈ యాంటెన్నాల నుండి రేడియేట్ అవుతుంది ప్లానర్ యాంటెన్నాలను కలిగి ఉండొచ్చు ఈ పరికరం గురించి మాట్లాడినట్లైతే ఇది డంప్ పరికరం ముఖ్యంగా నేను శక్తిని ఇన్పుట్గా ఉపయోగిస్తాను మరియు అవి అవసరమైన ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి మీరు వేర్వేరు పరిమాణాల యాంటెన్నాలను కలిగి ఉండవచ్చు నేను మీకు చెప్పిన ప్లానర్ యాంటెన్నా ఒక రకమైన యాంటెన్నా మరియు మీరు యాంటెన్నాగెయిన్ ఎన్క్లోజర్ గురించి మాట్లాడవచ్చు మీరు యాంటెన్నా యొక్క IP రేటింగ్ గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే బాహ్య అనువర్తనాల కోసం ఉపయోగించబడితే మీరు పోలరైజెషన్ గురించి మరియు IP రేటింగ్ గురించి మాట్లాడవచ్చు ఇది చాలా క్లిష్టమైనది మరియు మీరు RFID యాంటెన్నాను ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతున్న కనెక్టర్ రకము ఈ పారామితులన్నీ ప్రస్తావనలో కి వస్తాయి RFID యాంటెన్నా యొక్క ట్యాగ్ కూడా ఈ పారామితులలో కొన్నింటిని కలిగి ఉంటుంది కానీ మీరు RFID యాంటెన్నా గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇలాంటి ఫ్లాట్ ఉపరితలం గురించి మాట్లాడుతారు ఇది తప్పనిసరిగా రీడర్ భాగం లేదా యూజర్ సరైన పదము ఇంటరాగేటర్ యాంటెన్నా ఇంటరాగేటర్స్ యాంటెన్నాలు ప్లానార్ యాంటెనాలు మరియు దానితో గెయిన్ పోలరైజెషన్ కూడా సంబంధం కలిగిఉంటాయి నేను పోలరైజెషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు తప్పనిసరిగా మీరు గెయిన్ గురించి అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు యాంటెన్నా వంటి పాసివ్ మూలకం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ గెయిన్ ఏమిటో మేము అర్థం చేసుకోవాలి వోల్టేజ్ గెయిన్ మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఆప్ యాంప్ యొక్క గెయిన్ అర్థం చేసుకోవాలి మరియు ఎలక్ట్రానిక్ పరిభాషలో గెయిన్ ని అర్థం చేసుకోవాలి కాని యాంటెన్నా యొక్క గెయిన్ ఏమిటి దానికి ఒక మంచి నిర్వచనం ఉంది ఐసోట్రోపిక్ యాంటెన్నా ఉంది అని అనుకుందాం ఐసోట్రోపిక్ యాంటెన్నా అని చెప్పినప్పుడు యాంటెన్నా ద్వారా ప్రసరించే విద్యుదయస్కాంత శక్తి పూర్తిగా వృత్తాకారంగా ఉంటుంది ఇది అన్ని దిశలలో అనగా ఓమ్నిఓమ్ని దిశల్లో ఉంటుంది ఇది పరిగణించవలసిన ఒక పారామితి ఇది గెయిన్ 2 ఉన్న యాంటెన్నా మీరు 2 కి సమానమైన గెయిన్ పొందాలనుకుంటే ఇది ఈ పాయింట్ నుండి ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నాల రేంజ్ అయితే నేను ఎందుకు రేంజ్ ని పొందుతున్నాను అంటే నేను దీన్ని చేరుకోగలను ఇది x ఇది మరొక x గెయిన్ 2 అని అనుకుందాం అంటే ఇది x కి రెండింతలు అని మీరు చెప్తున్నారు ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నాతో పోలిస్తే నాకు రెండింతలు కావాలి మాకు Vi మరియు Vout అవసరం మీరు గెయిన్ 2 పొందాలనుకుంటే యాంటెన్నా పరంగా Vi ఏమిటి ఇది ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నా యొక్కగెయిన్ తో సమానం అందువల్ల ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నాకు సంబంధించి అదనపు గెయిన్ ఎంత అదనపు రేంజ్ ఏమిటి ఓమ్ని డైరెక్షనల్ యాంటెన్నాకు సంబంధించి మీకుగెయిన్ లో ఎంత మెరుగుదల లభిస్తుంది కాబట్టి 2 dB గెయిన్ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవానికి ఏదైనా గెయిన్ సాధారణంగా dB లో వ్యక్తీకరించవచ్చు వాస్తవానికి డేటాలో రేంజ్ యొక్క మెరుగుదలకు సంబంధించిన గెయిన్ యొక్క చిత్రాన్ని నేను మీకు చూపించాను ప్రాథమికంగా అధిక గెయిన్ శ్రేణి ని మెరుగు పరుస్తుంది ట్యాగ్ రాగల సగం దూరం మీరు రావచ్చు మరలా ఈ 100 ప్లస్ మీటర్లను చేరుకోవచ్చు అంటే మీరు అధిక గెయిన్ యాంటెన్నాను ఉంచండి మరియు మీరు బ్యాటరీ సహాయంతో నిష్క్రియాత్మక ట్యాగ్ను ఉంచండి కాబట్టి అతను మీరు వెళ్లే సగం దూరం వస్తున్నాడు ఇంటరాగేటర్ అయిన యాంటెన్నా సగం దూరం మరియు ట్యాగ్ సగం దూరం వస్తుంది కాబట్టి 100 ప్లస్ సాధ్యమవుతుంది కాబట్టి ట్యాగ్ దృక్పథం నుండి బ్యాటరీ సహాయక పాసివ్ ట్యాగ్ గురించి రీడర్ వైపు నుండి అధిక గెయిన్ కలిగిన యాంటెన్నా గురించి ఆలోచించాలని మీరు కోరుకుంటున్నారని గుర్తుంచుకోండి మరియు అందువల్ల బ్యాటరీ సహాయక పాసివ్ ట్యాగ్తో అధిక గెయిన్ యాంటెన్నా కలయిక బహుశా మీకు మంచి రేంజ్ ఇవ్వగలదు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే వేర్వేరు IoT అప్లికేషన్స్ లో నేను దీన్ని ఎలా ఉపయోగించగలను గెయిన్ రేంజ్ అనేది ఒక సమస్య అందువల్ల నేను దానిని ఎలా నిర్వహించగలను నేను మీకు కొన్ని బేసిక్స్ ఇస్తాను యాంటెన్నా పోలరైజెషన్ పోలరైజెషన్ అనేది ఆసక్తి గల అంశం ప్రాథమికంగా యాంటెన్నా విడుదల చేసే విద్యుదయస్కాంత తరంగం లో ఒకే వేగంతో ప్రయాణించే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రం ఉంటాయి E అనేది విద్యుత్ క్షేత్రం మరియు M అనేది అయస్కాంత క్షేత్రం మరియు ఇది ప్రోపగేషన్ పాత్ ప్రాక్టీస్ లేకపోవడం బహుశా కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది ఇదే మాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించి ఇప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ ని మీరు ఈ దిశలో చూపించాలి కాబట్టి దీన్ని ఇలా చూపిద్దాం అప్పుడు ఇది ఇలా వుంది ఇది ఇలా వుంది ఇది ఇలా కత్తిరించినట్లు ఉంది కాబట్టి మీరు ఈ విధంగా వెళ్ళే ఒక మార్గాన్ని చూడవచ్చు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేవ్ మరియు ఇది మాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్ కాబట్టి ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్ తప్పనిసరిగా పరస్పరం పెర్ఫెన్డేక్యూలర్ గా ఉండే ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లను కలిగి ఉంటుంది ఇక్కడ 3 పోలరైజెషన్ రకాలు ఉన్నాయి వాటిలో ఒకటి సర్కులర్ గా పిలువబడతాయి మరొకటి ఎలిప్టికల్ గా పిలువబడతాయి మరియు మరొకటి లీనియర్ వర్టికల్ అంటారు మీరు లీనియర్ అని చెప్పినప్పుడు మీరు వర్టికల్ గా మరియు హారిజాంటల్ గా ఉండవచ్చు ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రాన్ని చూడండి లేదా ఈ చిత్రాన్ని చూడండి నేను ఇక్కడ ఒక బాణం ఉంచాను నేను ఇక్కడ ఒక బాణం ఉంచాను మరియు ఇక్కడ ఉంచాను కాబట్టి స్థిరంగా ఉందని మీరు చూడవచ్చు ఇది సర్కులర్ ఇది ఎలిప్టికల్ ఇది వర్టికల్ గా ఉంటుంది ఇది హారిజాంటల్ గా ఉంటుంది నేను 4 చూపించాను వాస్తవానికి అక్కడ 3 మాత్రమే ఇది ఒకటి ఇది 2 మరియు ఇది 3 అక్కడ 3 మాత్రమే ఇప్పుడు ఇది ఇక్కడ హారిజాంటల్ పోలరైజెషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ భాగంతో వెళ్దాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్థిరమైన ఆంప్లిట్యూడ్ తో తిరుగుతూ ఉంటుంది సర్కులర్ పోలరైజెషన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫేజ్ కి ఏమి జరుగుతుంది స్థిరమైన వేగం వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫేజ్ మారుతుంది మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వృత్తంగా తిరగటానికి కారణమవుతుంది కాబట్టి మాగ్నెటిక్ ఫీల్డ్ చుక్కల భాగంలో చూపబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది స్థిరంగా ఉంది ఇది E అవుతుంది స్పష్టంగా మరియు ఇది కూడా ఇది E హార్డ్ లైన్ అయిన ప్రతిదీ E కాబట్టి మీకు మేము చెప్పేది ఏమిటంటే ప్రాథమికంగా E మరియు M ఉన్నాయి కాబట్టి ఎలిప్టిక్ వైపు చూద్దాం ఎలిప్టిక్ పోలరైజెషన్ లో ఇక్కడ ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ రెండూ మారుతూ ఉంటాయి ఈ సందర్భంలో ఇది మాత్రమే కాదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలిప్టిక్ రూపంలో ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ తో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ రెండూ మారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలిప్టికల్ రూపంలో తిప్పడానికి కారణమవుతాయి మీరు EM వేవ్కు ఒక సరళత ఉంటుంది అని చెప్పినప్పుడు ఇది ఏ రకమైన భ్రమణానికి బదులుగా విద్యుత్ క్షేత్రం సరళ రేఖ వెంట ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా చుక్కల విద్యుత్ క్షేత్రం బహుశా ఆంప్లిట్యూడ్ ని సూచిస్తుంది మరియు ఇక్కడ మీరు తిరిగే ఫేజ్ ను చూడవచ్చు ఇది ఫేజ్ మరియు ఇది ఆంప్లిట్యూడ్ మరియు ముఖ్యంగా మేము ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ గురించి మాట్లాడేటప్పుడు స్థిరమైన ఆంప్లిట్యూడ్ తో తిరిగే విద్యుత్ క్షేత్రం గురించి మాట్లాడుతాము ఈ సందర్భంలో మీరు ఎలిప్టికల్ నమూనాతో తిరిగే విద్యుత్ క్షేత్రం గురించి మాట్లాడుతారు మరియు ఇక్కడ మీరు విద్యుత్ క్షేత్రం సరళ మార్గంలో కదులుతున్నట్లు మాట్లాడుతారు కాబట్టి ఇది తప్పనిసరిగా యాంటెన్నా పోలరైజెషన్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇది అర్థం చేసుకోవడంలో చాలా క్లిష్టమైన భాగం ఇది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఫేజ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు దీన్ని లోకలైజషన్ ప్రయోజనాల కోసం ఒక ముఖ్యమైన పరామితిగా ఉపయోగిస్తారు కాబట్టి మీరు దీన్ని తప్పక తెలుసుకోవాలి ఈ పదం ఏమైనప్పటికీ ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రిక్ వేవ్ మరియు విద్యుత్ క్షేత్రం ఎలా తిరుగుతుందో దాని స్థిరమైన ఆంప్లిట్యూడ్ లో తిరుగుతుందా లేదా దీర్ఘవృత్తాకార నమూనాలో ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడటం గురించి మేము చూశాము లేదా అది సరళ మార్గంలో వెళుతుందా అని చెప్పడం చాలా సులభం సరళ మార్గం వెంట ఏమి జరుగుతుందో రేంజ్ స్వయంచాలకంగా మెరుగుపడాలి అధిక దిశాత్మక యాంటెన్నాలను ఇది సరళ మార్గాన్ని కలిగి ఉంటుంది ఇది యాంటెన్నా రేంజ్ ఫేజ్ ను దిశాత్మకంగా మెరుగుపరుస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి రేడియో తరంగం యొక్క ప్రారంభ ధ్రువణత యాంటెన్నా ద్వారా నిర్ణయించబడుతుంది ప్రాథమికంగా యాంటెన్నా లాంచింగ్ గురించి ఈ ప్రారంభ ధ్రువణత ఎలా వస్తుంది యాంటెన్నా తరంగాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం ప్రారంభ ధ్రువణాన్ని నిర్ణయిస్తుంది మరియు వాస్తవానికి తరంగం ప్రారంభించిన తర్వాత మీకు పర్యావరణం వలన చాలా సమస్యలు ఉంటాయి మీకు ఏదైనా ఉపరితలం నుండి ప్రతిబింబం ఉంటుంది మరియు ఇది ధ్రువణాన్ని మారుస్తుంది ప్రతిసారీ వేవ్ కొంత ఉపరితలాన్ని తాకి ప్రతిబింబించేటప్పుడు ధ్రువణత ప్రభావితమవుతుంది కాబట్టి మీరు ప్రారంభ ధ్రువణాన్ని జోడిస్తే అది RFID ట్యాగ్కు చేరుకున్నప్పుడు అంతిమ ధ్రువణత ఏమిటో చెప్పడం కష్టం అంటే నిజమైన కష్టం అంటే యాంటెన్నా మరియు ట్యాగ్ ఉంటే ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో అవి కొన్ని కారణాల వల్ల డిపోలరైజ్ చేయబడితే మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీకు ట్యాగ్ చదవబడకపోవడం ఒక సమస్య అవుతుంది కాబట్టి ట్యాగ్ చదవడం లేదా చదవబడకపోవడం కూడా కొన్ని కారణాల వల్ల అవి డిపోలరైజ్ అయినట్లు అనిపిస్తుంది కాబట్టి రిసీవర్ మరియు ట్రాన్స్మిటర్లు ప్రత్యేకంగా లైన్ ఆఫ్ సైట్ అనువర్తనలలో ఒకే ధ్రువణాన్ని కలిగి ఉంటే అవి ప్రసారంలో ఒకే ధ్రువణాన్ని కలిగి ఉంటాయి మరియు అదే ధ్రువణాన్ని అందుకుంటాయి మరియు గరిష్టంగా విద్యుత్ బదిలీని పెంచుతాయి యాంటెన్నాల మధ్య గరిష్ట విద్యుత్ బదిలీ ఉంటుంది గరిష్ట విద్యుత్ బదిలీ పరిధి ఉంటే స్వయంచాలకంగా రేంజ్ మెరుగుపడుతుంది కానీ అవి కాకపోతే ట్యాగ్ చదవబడలేదా అనే పరిస్థితి కూడా మీకు ఉండవచ్చు ఇది యాంటెన్నా ధ్రువణ భాగం నుండి అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయాలు గెయిన్ గురించి వివరించడం లేదు కానీ ప్రాథమికంగా ఇది ఐసోట్రోపిక్ గెయిన్ పరిధికి సంబంధించినది కాబట్టి ప్రాథమికంగా ఐసోట్రోపిక్ గెయిన్ 1 మరియు ఐడియల్ ఐసోట్రోపిక్ యాంటెన్నా గెయిన్ 1 ఏ వేవ్ అయినా ఐసోట్రోపిక్ పరిధికి మించి ప్రయాణించి ఉంటే తప్పనిసరిగా మనం రేంజ్ అని పిలువ వచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా RFID కి సంబంధించి మన దగ్గర ఉన్నది ఇప్పుడు UHF ట్యాగ్పై మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం UHF ట్యాగ్లు RFID ట్యాగ్లపై దృష్టి పెడదాం మేము ప్రదర్శనలు మరియు ఇతర విషయాలకు వెళ్ళే ముందు వ్యవస్థ గురించి కొంచెం బాగా అర్థం చేసుకుందాం కాబట్టి మీరు UHF గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా 860 మెగాహెర్ట్జ్ నుండి నేను మీకు చెప్పిన 960 మెగాహెర్ట్జ్ పై దృష్టి పెట్టండి RFID అనువర్తనాలకు అనుమతించబడిన ఫ్రీక్వెన్సీ ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు మీ దేశం యొక్క నిర్దిష్ట వివరాలను చూడాలి నాకున్న అవగాహన ఏమిటంటే భారతదేశంలో ఇది ఇప్పటికే 865 మెగాహెర్ట్జ్ నుండి 868 మెగాహెర్ట్జ్ TRAI చేత నిర్వచించబడింది ఇది భారతదేశంలో RFID శ్రేణి దయచేసి భారతదేశంలో గమనించండి కనీసం ఇక్కడ మీరు కొనుగోలు చేసేటప్పుడు ఏమి కొనాలి అనే దానిపై ఎటువంటి అస్పష్టత లేదు మీరు RFID వ్యవస్థలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు EPC జనరేషన్ 2 ప్రోటోకాల్స్ అనే ప్రోటోకాల్ గురించి మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి చాలా ట్యాగ్లు అలాగే యాంటెన్నాలు క్షమించండి ట్యాగ్లు అలాగే రీడర్లు ఇపిసి జనరేషన్ 2 అని పిలవబడే వాటిని అనుసరించాలి ఇపిసి అంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కోడ్ జనరేషన్ 2 ప్రోటోకాల్ EPC gen 2 కు అనుగుణంగా ఉండే ట్యాగ్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది మరియు EPC gen 2 కు అనుగుణంగా ఉండే రీడర్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది మీరు EPC gen 2 ట్యాగ్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ ట్యాగ్లు రెండు స్టేట్ లలో లాభిస్తాయి ఈ రెండు స్టేట్ ల వివరంగా తెలుసుకుందాము ఏ మరియు బి సెట్స్ అని పిలవబడుతున్నాయనే మరియు తప్పనిసరిగా స్టేట్ A అనేది డిఫాల్ట్ స్టేట్ ట్యాగ్ శక్తినిచ్చేటప్పుడు మరియు B స్టేట్ టైమ్ అయిన తరువాత A డిఫాల్ట్ స్టేట్ అవుతుంది అది A నుండి B కి వెళ్లి ఆపై A కి తిరిగి వచ్చినప్పుడు డిఫాల్ట్ స్టేట్ అవుతుంది కాబట్టి ట్యాగ్ శక్తివంతం అయినప్పుడు ఒక స్టేట్ కి వచ్చిఅక్కడ కొంత పని చేసి అప్పుడు B స్థితికి తిరిగి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీనిని టార్గెట్ A మరియు టార్గెట్ B అని కూడా పిలుస్తారు కాబట్టి మొత్తం విషయం వాస్తవానికి ఎలా మొదలవుతుందనే దానితో ప్రారంభిద్దాం మీకు తెలిసిన రీడర్ ఒక ఆర్ఎఫ్ ఎనర్జీని క్రమబద్ధీకరించడానికి కొంత శక్తిని ప్రసారం చేస్తుంది మరియు ట్యాగ్ కూడా ట్యాగ్ యాంటెన్నాతో సంబంధం కలిగి ఉంది ఇది ట్యాగ్ చిప్ మరియు ఇది ట్యాగ్ యాంటెన్నా మరియు బ్యాటరీ లేదు ప్రారంభ దశలో మేము బ్యాటరీ లేని RFID వ్యవస్థల గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి బ్యాటరీ సహాయంతో పనిచేసేవి కూడా వాటిని పోలి ఉంటాయి ఇది ట్యాగ్ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇచ్చిన విద్యుత్ సరఫరా కేవలం శ్రేణి మెరుగుదల కోసం వర్తింపజేస్తుంది కానీ మంచి అవగాహన కోసం పూర్తిగా నిష్క్రియాత్మక ట్యాగ్లతో ప్రారంభిద్దాం రీడర్ శక్తిని ప్రసారం చేస్తుంది RF శక్తి ఈ ట్యాగ్కు చేరుకుంటుంది నేను ఈ తరహా ఒకే తరంగాన్ని చూపిస్తాను ఇది ఈ పవర్ క్యారియర్ వేవ్ దీనిని ప్రారంభ క్యారియర్ వేవ్ అని పిలుస్తారు దీనిని RF శక్తి నుండి విద్యుత్ శక్తి గా మార్చుటకు ఉపయోగిస్తారు నేను వివరంగా చెప్పను ఎందుకంటే మేము ఇప్పటికే దీని గురించి చర్చించాము కాబట్టి మీరు ఒక చిన్న Vcc మరియు గ్రౌండ్ను ఉత్పత్తి చేస్తారు ప్రారంభ క్యారియర్ వేవ్ నుండి RF శక్తి నుండి ఉత్పత్తి చేయబడిన ఈ Vccమరియు గ్రౌండ్ ఇక్కడ ఉన్న RFID చిప్కు శక్తినివ్వడానికి ఉపయోగించబడుతుంది మరియు చిప్ ఏమి చేయాలి చిప్ లో ఉన్న ఈ EPC కోడ్ 96 బిట్స్ వెడల్పు తో ఉంటుంది మరియు ఈ ట్యాగ్ చిప్ శక్తిని పొందిన తర్వాత ఈ ట్యాగ్ను శక్తివంతం చేయడానికి మొదటి ప్రారంభ క్యారియర్ వేవ్ ఉపయోగించబడుతుంది చిప్ శక్తి పొందిన తర్వాత చిప్ ప్రాథమికంగా ఈ డేటాను రీడర్కు తిరిగి ఇవ్వాలి ఈ బాణం చూడండి ఫార్వర్డ్ ట్రాన్స్మిట్ వేవ్ ను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైన సూచిక అయిన అదే బాణంపై డేటాను రీడర్ కు తిరిగి ఇవ్వడానికి ఈ చిప్ ఈ ఫార్వర్డ్ బాణాన్ని ఉపయోగిస్తుందని స్పష్టంగా సూచిస్తుంది మరియు దాని డేటాను ఈ ఫార్వర్డ్ ట్రాన్స్మిట్ వేవ్ తిరిగి పొందేలా చేస్తోంది అంటే ఇది ఇప్పుడు డేటా ను బ్యాక్స్కాటర్ చేస్తోంది కాబట్టి ఇది ఏమి చేస్తుందో అది చాలా ముఖ్యం ఇది ఇక్కడ ఇంపెడెన్స్ను మారుస్తోంది రీడర్ యాంటెన్నా ట్రాన్స్మిట్ చేసినప్పుడు యాంటెన్నా ప్రసారం అయినప్పుడు బయటకు వెళ్ళే తరంగం ఇంపెడెన్స్ మార్చబడుతుంది డిజిటల్ డేటా 1 అయితే అది అధిక ఇంపెడెన్స్లోకి వెళుతుంది మరియు అది డిజిటల్ బిట్ 0 అయితే అది తక్కువ ఇంపెడెన్స్లోకి వెళుతుంది మరియు అది తప్పనిసరిగా ఇచ్చిన RFID చిప్ బిట్ స్ట్రీమ్లోకి డీ కోడ్ చేస్తుంది ఇప్పుడు ఇది సరిపోదు ఎందుకంటే రీడర్ ఒక నిర్దిష్ట ఫార్మాట్లో డేటాను అందించడానికి ట్యాగ్ను ఎల్లప్పుడూ చెబుతుంది ఉదాహరణకు ఎన్కోడింగ్ ఒక ముఖ్యమైన విషయం కాబట్టి అది తిరిగి అందించాల్సిన పారామితులు ఏమిటి అది సెషన్ల గురించి చెప్పాలి నేను దాని గురించి కొన్ని క్షణాలలో మాట్లాడుతాను ఆపై టార్గెట్ లు ఆపై స్లాట్ల ను ఎన్కోడింగ్ చేస్తుంది కాబట్టి ప్రధానంగా ఈ పారామితులను ట్యాగ్కు ఇవ్వాలి మరియు ట్యాగ్ మొదట ఉండాలి కాబట్టి అది ఏమి చేయాలి క్యారియర్ వేవ్కు శక్తినివ్వాలి తద్వారా చిప్ కి శక్తి వస్తుంది అలా వచ్చిన Vcc వలన రీడర్ నిరంతరం ఈ సమాచారాన్ని ప్రసారం చేస్తుంది ఇది డీ కోడ్ అవుతుంది మరియు రీడర్ సెషన్లను టార్గెట్ లను తిరిగి పంపవలసిన డేటా యొక్క ఎన్కోడింగ్ మరియు స్లాట్ల సంఖ్యను కాన్ఫిగర్ చేస్తుంది ఇప్పుడు ఈ 4 పారామితులను అర్థం చేసుకోవడానికి మనం ఒక్కొక్కటిగా వెళ్దాం మరియు ఆ తరువాత మేము ప్రదర్శన భాగానికి వెల్దాము EPC gen 2 ఫిర్యాదు ట్యాగ్ అంటే తప్పనిసరిగా లేదా మీరు EPC gen 2 లో 4 సెషన్ల వరకు ఉండవచ్చు కాబట్టి మొదటి సెషన్లను 4 సెషన్ల వరకు తీసుకుందాం మరియు సెషన్లు వాస్తవానికి సెషన్లు ఏమి సందర్శిస్తాయి లేదా 2 ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ఆ 2 ప్రయోజనాలు ఏమిటి ఇది ట్యాగ్ ఎంత తరచుగా రీడర్ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తుందో నిర్ణయిస్తుంది ఇది 2 ప్రయోజనాలలో ఒకటి రెండవది బహుళ రీడర్లను స్వతంత్ర జాబితాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది ఇది పనులను ఎంత అందమైన మార్గం చేయగలదో దాని అర్థం రీడర్ A మరియు రీడర్ B ఉంటే ఒకే ట్యాగ్ ఉంది నేను ఈ విధంగా చూపిస్తాను ఒకే ట్యాగ్ ఉంది రీడర్ A ట్యాగ్ను ప్రశ్నిస్తోంది మరియు రీడర్ B కూడా అదే సమయంలో ట్యాగ్ను ప్రశ్నిస్తోంది RFID నిష్క్రియాత్మక ట్యాగ్లలో బ్యాటరీ లేదని మీరు గుర్తుంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రీడర్ A కి శక్తినిచ్చి మొదట ప్రసారం చేస్తుంది ఆ ట్యాగ్ను ఫీడ్ చేసింది కాబట్టి ట్యాగ్లో వోల్టేజ్ అందుబాటులో ఉంది ట్యాగ్ కి శక్తి అందింది ట్యాగ్ యొక్క డిఫాల్ట్ స్థితి పవర్ ఆన్ స్టేట్ నేను చెప్పినట్లు వాస్తవానికి అది టార్గెట్ A ఇప్పుడు అది ఉంది మరియు అది చదవడం ముగించింది ఇప్పుడు B కూడా EPC gen 2 కోడ్ ను చదవాలనుకుంటుంది ఇవి 2 వేర్వేరు ప్రదేశాలలో 2 స్థానాలు మరియు అదే ట్యాగ్ను ప్రశ్నిస్తున్నాయి మీకు మెకానిజం కీ ని కలిగి ఉండాలి ఒక నిర్దిష్ట సమయం లోపు బహుళ రీడర్ లను చదవగలిగే ఒక యంత్రాంగం అవసరం మరియు మీరు ఎలా చేస్తారు ట్యాగ్లో ఏదైనా కాన్ఫిగర్ చేసి అంటే మీరు స్టేట్ A లో ఉన్నప్పుడు నాకు ప్రతిస్పందించండి అని రీడర్ A చెప్పవచ్చు మీరు B స్టేట్ B టార్గెట్లో ఉన్నప్పుడు దయచేసి నాకు ప్రతిస్పందించండి అని రీడర్ B చెప్పవచ్చుమరియు అది ఒక విషయం కాబట్టి దీని అర్థం ఏమిటంటే అది A స్టేట్ లో ఉన్నప్పుడు రీడర్ A త్వరగా చదువుతుంది మరియు అది B స్టేట్ కి వెళుతుంది మరియు అది B స్టేట్ లో ఉన్నప్పుడు రీడర్ B నుండి దాన్ని తీస్తుంది మరియు ఆ సమయంలో A ప్రత్యేక ట్యాగ్ను చదవదు అందుకే మీకు సెషన్లు మరియు టార్గెట్ లు ఉన్నాయి సెషన్లు ఏమిటి సెషన్లలోకి వెళ్ళేముందు నిలకడ సమయం కోసం కొంచెం ఎక్కువ సమయం గడపడానికి వీలు కల్పిస్తాను అంటే డి ఫాల్ట్ స్టేట్ ఈ చిత్రానికి తిరిగి కనెక్ట్ కావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీరు రీడర్ A ను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు చదవాలని కోరుకుంటారు మరియు మీకు కావాలి A రీడర్ చదవవలసినది అప్పుడు ట్యాగ్ లక్ష్యం B లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది మరియు లక్ష్యం B రీడర్ B లో మీరు ఈ B స్థితికి తిరిగి రావాలని కోరుకోవడం లేదు త్వరగా మీరు చదివి వెళ్లాలనుకుంటున్నారు B స్టేట్ మరియు ఉండటానికి అందువల్ల బి టార్గెట్లో బి ట్యాగ్ గడిపిన సమయాన్ని పేర్కొనే కొంత సమయం నిలకడ సమయం అని సూచిస్తారు మీరు బహుళ పాఠకులు మీ నియంత్రణలో ఉన్నది ఖచ్చితంగా సెషన్లు సెషన్లు రీడర్లను నిర్వహించే వారి నియంత్రణలో ఉంటాయి మరియు ట్యాగ్ శక్తిని పొందిన తర్వాత సెషన్లను రీడర్ ద్వారా అందించవచ్చు కాబట్టి మేము సెషన్ల గురించి చెప్పాలనుకుంటున్నాము కాబట్టి రీడర్ నుండి వచ్చిన ప్రశ్నకు ట్యాగ్ ఎంత తరచుగా స్పందిస్తుందో ఒక ప్రయోజనం రెండవ ఉద్దేశ్యం బహుళ పాఠకులను స్వతంత్ర జాబితాలను నిర్వహించడానికి అనుమతించడం మీరు ఒకే రీడర్ను కలిగి ఉన్నప్పటికీ మీరు బహుళ పాఠకుల ద్వారా దృష్టాంతాన్ని క్లిష్టతరం చేయకపోతే ఈ లక్ష్యం యొక్క ఇతర ఉపయోగం ఏమిటి చాలా సార్లు ట్యాగ్లు చాలాసార్లు చదవాలి అప్పుడు కూడా సెషన్లు ఉపయోగకరంగా ఉంటాయి మీకు B లక్ష్యం ఉంది మరియు మీరు ఈ లక్ష్యాలను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ చిప్ లాంటి అందమైన చిత్రాన్ని తిరిగి కవర్ చేద్దాం మరియు ఈ చిప్ లోపల ఇది జరుగుతోంది మరియు ఇది ఒకే రీడర్ కేసు అయితే మీరు రీడర్కు చెప్తున్నారు రీడర్ ట్యాగ్ను కాన్ఫిగర్ చేయమని చెబుతుంది మరియు మీ EPC నాకు ఇవ్వండి జెన్ 2 ID టార్గెట్ A లో మాత్రమే కాదు టార్గెట్ B లో కూడా ఉంది మరియు ఈ కలయిక పై మీరు డ్యుయల్ టార్గెట్ గురించి మాట్లాడవచ్చు మీరు ఒకే టార్గెట్ గురించి మాట్లాడవచ్చు కాబట్టి మీకు నిరంతర సమయాన్ని నియంత్రించలేనప్పుడు ట్యాగ్ను ఒక నిర్దిష్ట సెషన్లో సూచించడానికి మీకు నియంత్రణ ఉంది అందువల్ల 4 రకాల సెషన్లు ఉన్నాయి ఇది సెషన్ 0 అని పిలువబడుతుంది ఇది నిరంతరాయంగా ఉండదు ప్రతిసారీ స్థిరమైన ట్యాగ్లు రీసెట్ అవుతాయి ప్రతిసారీ పవర్ అఫ్ జరగదు స్థిరమైన ట్యాగ్ 0 అంటే ఈ భాగం వాస్తవానికి కట్ అఫ్ అవుతుంది మీరు B కి కూడా వెళ్లరు ట్యాగ్ శక్తిని తీసుకున్నప్రతిసారీ ట్యాగ్లు రీసెట్ చేయబడతాయి కాబట్టి ప్రతిసారీ పవర్ అప్ అయినప్పుడు ట్యాగ్ రీసెట్ అవుతుంది మరియు సెషన్ 1 ఉంటుంది సెషన్ 1 500 మిల్లీసెకన్ల నుండి 5 సెకన్ల వరకు ఉంటుంది మరియు 2 మరియు 3 సెషన్లు కనీసం 2 సెకండ్లు లేదా సుమారుగా రెండిటి మధ్య ఉంటుంది ఇదంతా డ్యుయల్ టార్గెట్ గురించి మీరు సప్రెషన్ తో వున్న ఒకే టార్గెట్ గురించి మాట్లాడవచ్చు ఇది మరొక అవకాశం మరియు మీరు ప్రాథమికంగా డ్యుయల్ సింగిల్ టార్గెట్ సెషన్ 1 గురించి మాట్లాడవచ్చు మీరు సింగిల్ టార్గెట్ సెషన్ 2 లేదా 3 గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఇవన్నీ సాధ్యమే ఈ సెషన్లు మరియు లక్ష్యాల గురించి కొంచెం చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ IoT అప్లికేషన్లో మీరు ఉపయోగించాలనుకునే ట్యాగ్ల సంఖ్యను బట్టి ఒక పద్ధతిలో కాన్ఫిగర్ చేయాలి కాబట్టి మీరు ద్వంద్వ లక్ష్యం గురించి మాట్లాడితే ట్యాగ్ A లేదా B లో ఉందా అనే దానితో సంబంధం లేకుండా నిరంతరం చదవబడుతుంది సెషన్కు ప్రభావం ఉండదు కాబట్టి మీరు డ్యూయల్ టార్గెట్ సెషన్ గురించి మాట్లాడేటప్పుడు సెషన్ అర్ధవంతం కాదు సింగిల్ టార్గెట్ సెషన్ 1 మీరు ట్యాగ్ చదవబడుతుందని చెబితే A స్టేట్ నుండి కదులుతుంది ఆపై B స్టేట్ కి వెళుతుంది మరియు కొంత కాలం తరువాత అది తిరిగి A స్టేట్ కి మారుతుంది మరియు మళ్ళీ చదవబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే చదువుతారు అది B స్టేట్ కి వెళ్లి ఆపై తిరిగి వచ్చి ఈ ట్యాగ్ను మళ్లీ చదువుతుంది నేను మీకు ప్రస్తావించినట్లు 500 మిల్లీసెకన్ల నుండి 5 సెకన్ల వరకు మీరు సెషన్ 1 ఉంచిన మార్గాలలో ఇది ఒకటి కాబట్టి రీడర్ సెర్చ్ మోడ్ సెషన్ 2 లేదా 3 తో ఒకే టార్గెట్ కి సెట్ చేయబడి ఉంటే అప్పుడు ట్యాగ్ ఒకసారి చదవబడుతుంది ఆపై B స్టేట్ కి మారుతుంది ఆపై అది రీడ్ ఫీల్డ్ మొత్తం సమయం నిశ్శబ్దంగా ఉంటుంది ట్యాగ్ రీడ్ ఫీల్డ్ ని విడిచి పెట్టిన తర్వాత గరిష్ట నిర్వచనం లేకుండా 2 సెకన్ల సమయం వరకు ఉంటుంది ఇప్పుడు సింగిల్ టార్గెట్ను అణచివేతతో ఉపయోగించమని మీరు చెప్పినప్పుడు ఇది సెషన్ 2 మరియు 3 యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది అది రీడ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది మరియు ఇన్వెంటరీ ఇతర ట్యాగ్లను నిశ్శబ్దంగా చదవడానికి అనుమతిస్తుంది దీని కోసం మీరు ఇక్కడ ఒక అప్లికేషన్ చూస్తారు మీరు పెద్ద సంఖ్యలో ట్యాగ్లను కలిగి ఉన్నప్పుడు దీని కోసం ఒక అప్లికేషన్ ని చూడండి అదే ట్యాగ్ పదేపదే తిరిగి రావాలని మీరు కోరుకోరు అది ఒకసారి చదివితే అది పూర్తయిందని తెలుసుకుని దానిని సప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది మరియు అది తిరిగి స్పందించకూడదు మరియు అందువల్ల పెద్ద సంఖ్యలో ట్యాగ్ లు తిరిగి రావడానికి అనుమతిస్తుంది మీరు అణచివేత తో ఒకే టార్గెట్ ని ఉపయోగించాలనుకోవచ్చు కాబట్టి మీరు సెషన్ 2 మరియు 3 యొక్క ప్రయోజనాలు పొందుతారు ఒకసారి జాబితా చదివిన ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఇతర ట్యాగ్లు చదవగలిగేటప్పుడు సెషన్ 1 యొక్క ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది అది ఒకదానికి వెంటనే తిరిగి వస్తుంది అది వెంటనే క్షమించండి వెంటనే A కి తిరిగి మారుతుంది కాబట్టి ఇది రీడర్ ప్రశ్నకు అందుబాటులో ఉంటుంది ఇది ఇతర ముఖ్యమైన విషయం ఈ డెమోన్స్ట్రేషన్స్ లో RSSI మరియు ఫేజ్ తరువాత ఈ రెండు ఇతర ముఖ్యమైన పారామితులు మేము ప్రదర్శనలకు వెళ్లేముందు మరియు RFID ట్యాగ్లో మెమరీ ఉంది మరియు చిన్న చిప్ లోపల వివిధ రకాల మెమరీ బ్యాంకులు ఏమిటో మీరు తెలుసుకోవాలి దీనిని రిజర్వ్డ్ మెమరీ అని పిలుస్తారు మరియు మీరు కోరుకున్న పాస్వర్డ్ను నిల్వ చేయడానికి ఈ రిజర్వు చేసిన మెమరీ ఉపయోగించబడుతుంది పాస్వర్డ్ చిప్ను రక్షిస్తుందని మీకు తెలుసు మీరు దీన్ని ఈ రిజర్వు చేసిన మెమరీలో ఉంచవచ్చు కాబట్టి మెమరీ బ్యాంక్ కిల్ పాస్వర్డ్ మరియు యాక్సెస్ పాస్వర్డ్ను నిల్వ చేస్తుంది కాబట్టి పాస్వర్డ్కు సంబంధించిన అన్ని భాగాలు రిజర్వుడ్ మెమరీ లో నిల్వ చేయబడతాయి కిల్ పాస్వర్డ్ ని కిల్ కమాండ్ అని కూడా పిలుస్తారు అది ట్యాగ్ను శాశ్వతంగా నిలిపివేస్తుంది ఎప్పుడైనా మరియు మీరు ట్యాగ్ నుండి ఈ ఆదేశాన్ని పాస్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ట్యాగ్లను చదవడానికి వ్రాసే సామర్థ్యాన్ని లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి యాక్సెస్ పాస్వర్డ్ సెట్ చేయబడింది కాబట్టి మీకు ట్యాగ్ యొక్క యాక్సిస్ కంట్రోల్ తప్పనిసరిగా రిజర్వుడ్ మెమరీలో భాగం మీరు ఒక నిర్దిష్ట పాస్వర్డ్ను పేర్కొనాలనుకుంటే మాత్రమే ఈ మెమరీ బ్యాంక్ రైటబుల్ చాలా మంది వినియోగదారులు వారి అప్లికేషన్స్ సున్నితమైన డేటాను కలిగి ఉంటే తప్ప ఈ మెమరీ ప్రాంతాన్ని ఉపయోగించరు రెండవ రకం మెమరీ EPC మెమరీ ఇది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కోడ్ మెమరీ ని నిల్వ చేసే మెమరీ బ్యాంక్ దీని పొడవు 96 బైట్లు ఇది రైటబుల్ మెమరీ ఈ మెమరీ లోని ఒక భాగం లో మీరు రాయవచ్చు సాధారణంగా చాలా అనువర్తనాలలో ఇపిసి మెమరీ ఉపయోగించబడుతుంది కాబట్టి మేము ఎక్కువగా EPC మెమరీ గురించి ఆందోళన చెందుతున్నాము మరియు యూజర్ మెమరీ నుండి EPC మెమరీకి చాలా ఎక్కువ బిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొన్ని ట్యాగ్లు ఉన్నాయి కాబట్టి మీరు EPC మెమరీకి ఎక్కువ బిట్స్ అలాట్ చేయాలనుకుంటే మీరు దీన్ని చెయ్యవచ్చు రిజర్వుడ్ మెమరీ మరియు ఇపిసి మెమరీ తర్వాత టిడ్ మెమరీ అని పిలుస్తారు కాబట్టి ఇది 1 2 మరియు 3 వది TID మెమరీ ఇది తయారీదారు యొక్క చిప్ యొక్క ప్రత్యేకమైన ఐడి ని నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది తయారీదారు నుండి వచ్చింది ఇది మీడియం యాక్సెస్ కంట్రోల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుల యొక్క MAC ID లాంటిదని మీరు చెప్పగలరు కాబట్టి అది TID ఇప్పుడు నాల్గవది నేను ఇప్పటి కీ అదే షీట్ ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉంచనివ్వండి నాల్గవదాన్ని ప్రయత్నించడానికి నన్ను అనుమతించనట్లు అనిపించదు ఇక్కడ యూజర్ కి EPC విభాగం కాకుండా వేరె మెమొరీ అవసరమైతే కొన్ని IC లు సమాచారాన్ని నిల్వ చేయగల ఎక్స్టెండెడ్ యూజర్ మెమరీని కలిగి ఉంటాయి యూజర్ మెమరీ లో ప్రతి ట్యాగ్లో ఎన్ని బిట్స్ మెమరీని వ్రాయగలదో ప్రామాణికం లేదు కాబట్టి ముఖ్యంగా మీరు 512 బిట్ల జ్ఞాపకశక్తిని కలిగి ఉండవచ్చ కానీ కొన్నింటిలో 4 k వరకు మరియు 8 k వరకు మెమరీ కూడా ఉంది ఇది EPC gen 2 యొక్క రెండవ వ్రాయగల మెమరీ బ్యాంక్ ఈ యూజర్ మెమరీ అద్భుతమైన అప్లికేషన్స్ ను సృష్టించింది ఈ యాంటెన్నా ఎందుకు సిమ్మెట్రీకల్ గా లేదు అనేదానికి ఒక సరళమైన కేసును నేను మీకు ఇస్తాను నేను దానిని సిమ్మెట్రీకల్ గా చేసుకోవాలి రిజర్వుడ్ మెమరీని చూద్దాం ఈ భాగం EPC మెమరీని చెప్పనివ్వండి ట్యాగ్ ఐడి మెమరీ అయిన TID అని చెప్పండి మరియు ఈ భాగం యూజర్ మెమరీ మీరు దానితో ఏమి చేయగలరో అది ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ఈ సింగిల్ RFID చిప్ మీకు I2C ను అందిస్తుంది లేదా కొన్ని చిప్స్ మీకు SPI కమ్యూనికేషన్ ఇస్తుంది దానితో మీరు ఏమి చేయగలరు అవును మీరు ఈ RFID చిప్కు సెన్సార్లను కనెక్ట్ చేసి UM లో నిల్వ చేయగలగడం ఆసక్తికరంగా ఉంది మరియు మీరు దీన్ని ఎప్పుడు చేస్తారు మీరు రీడర్ RFID చిప్కు శక్తి నిఇచ్చిన ప్రతిసారీ దీన్ని చేస్తారు RFID రీడర్స్ ట్రాన్స్మిట్స్ పవర్ RFID చిప్ మరియు I2C పవర్స్ అప్ అదే శక్తి వాస్తవానికి RFID సెన్సార్లు కి కూడా వర్తిస్తాయి ఈ సెన్సార్లు డేటాను చదివి యూజర్ మెమరీలో ఉంచుతాయి మరియు RFID చిప్ ఇప్పుడు ఈ సమాచారాన్ని తిరిగి రీడర్లకు బ్యాక్స్కాటర్ చేయగలదు ఇది పూర్తిగా బ్యాటరీ లేని ఒక అందమైన సిస్టమ్ సెన్సార్ డేటా ఇప్పుడు వాస్తవానికి RFID ద్వారా వెళ్ళగలదు దీని అర్థం RFID రీడర్ సమక్షంలో ఇది మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి అప్లికేషన్ దీనిని చాలా కంపెనీలు వాస్తవానికి ప్రోత్సహిస్తున్నాయి ఇప్పుడు మేము డెమోలలోకి వెళ్ళేముందు నేను మీకు స్లాట్ల సంఖ్య గురించి చివరి విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ స్లాట్ల సంఖ్య ప్రాథమికంగా మీకు అందుబాటులో ఉన్న ట్యాగ్ల సంఖ్య కు సంబంధించి ఉంటుంది మీరు స్లాట్ల సంఖ్యను పెంచాలనుకోవచ్చు మరియ ఆ ట్యాగ్లు ప్రతిస్పందించగలవు ట్యాగ్లకు స్లాట్ ఉంటుంది దీనిలో వారు వినియోగదారు జ్ఞాపకశక్తి నుండి తిరిగి పాఠకులకు వస్తున్నట్లయితే వారి EPC కోడ్ లేదా సెన్సార్ డేటాను కమ్యూనికేట్ చేయవచ్చు కాబట్టి ఇదిట్యాగ్ల సంఖ్య కు పూర్తిగా సంబంధించినది మరియు ఒకరు పూర్తి ఇన్వెంటరీ సర్కిల్ గురించి మాట్లాడవచ్చు మరియు మీరు ఆ ఇన్వెంటరీ సర్కిల్లో స్లాట్ల సంఖ్యను కాన్ఫిగర్ చేయడం గురించి మాట్లాడవచ్చు కాబట్టి మనం కొన్ని డెమోలకు వెళ్దాం మరియు ఆ తరువాత మేము తిరిగి వస్తాము మరియు ఫేజ్ మరియు RSS నేను మీకు చూపించబోతున్నాను మరియు ఇక్కడ ఉన్న తేజస్విని కొన్ని విషయాలను ప్రదర్శించబోతున్నారు కాని ముందు మీరు దీనిని చూడండి వీటి ద్వారా ట్యాగ్ల ఎంపిక ఉంటుంది అవి మార్గం ద్వారా వేచి ఉన్నాయి మరియు అవి ఇరుక్కుపోయాయి మరియు అవి కాగితంపై చిక్కుకున్నాయి ఈ భాగం యాంటెన్నా మీరు ఇక్కడ ఒక నల్ల మచ్చను చూడవచ్చు ఒక నల్ల మచ్చను ఇక్కడ చూడవచ్చు ఒక నల్ల మచ్చను అక్కడ చూడవచ్చు ఆ మూడు తప్పనిసరిగా RFID చిప్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు మీకు ఈ 3 రకాల యాంటెన్నాలు ఎందుకు అవసరం పోలరైజెషన్ యొక్క సమస్యలు మరియు రీడర్ మరియు ట్యాగ్ యాంటెన్నా మధ్య సమర్థవంతమైన ధ్రువణత గురించి నేను మీకు ప్రస్తావించాను అందువల్ల మీరు బాగా చదవాలనుకుంటే మీరు ఈ రకమైన ట్యాగ్ను ఉపయోగిస్తారు దీనిని ఫ్రాగ్ త్రి డి ట్యాగ్ అని పిలుస్తారు దీనికి ఒక నిర్దిష్ట అనువర్తనం ఉంది దీనికి ఒక నిర్దిష్ట రేంజ్ ఉంది దీనిని డాగ్ బోన్ ట్యాగ్ అంటారు మరియు దీనిని షార్ట్ డై పోల్ ట్యాగ్ అంటారు కాబట్టి మీరు ట్యాగ్ల యొక్క విభిన్న ఎంపికలను పొందుతారు మీరు ఏవియేషన్ ట్యాగ్లను కలిగి ఉండవచ్చు మీకు ఆటోమోటివ్ ట్యాగ్లు ఉండవచ్చు మీకు షీల్డ్ ట్యాగ్లు ఉండవచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఉదాహరణకు మెటాలిక్ ట్యాగ్లు కాబట్టి ఇవన్నీ సాధ్యమే మరియు మీరు ఇచ్చిన అనువర్తనం కోసం సరైన రకం ట్యాగ్ను ఎంచుకోవలసి ఉంటుంది ఇప్పుడు RFID ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏమిటో చూడటానికి మనం ముందుకు వెళ్దాం ఇది రీడర్ ఇది ఇంప్ పించ్ దీనిని ఇంప్ పించ్ స్పీడ్ వే రీడర్ అని పిలుస్తారు మరియు దీనికి బహుళ పోర్టులు ఉన్నాయి మరియు ఇక్కడ ఈ వైపు ఇది కంప్యూటర్కు అనుసంధానించబడి ఉంది ఇది యాంటెన్నా మరియు ఈ యాంటెన్నాతో సంబంధం ఉన్న ఒక నిర్దిష్ట గెయిన్ ఉంది మరియు దీనికి 6 dBI గెయిన్ ఉంది ఇప్పుడు తేజస్విని ఏమి చేస్తుందంటే ఆమె ఈ ట్యాగ్ తీసుకొని ఈ యాంటెన్నా ముందు చూపిస్తుంది మరియు ఈ కంప్యూటర్ స్క్రీన్లో ఆమె మీకు కొన్ని పారామితులను చూపుతుంది కాబట్టి ప్రారంభిద్దాం ఆమె ఈ ట్యాగ్ను చూపిస్తుంది మరియు ఈ ట్యాగ్ ID ని నిరంతరం చదువుతున్నట్లు మీరు చూడవచ్చ RFID సాంకేతిక పరిజ్ఞానం గురించి మరింత చర్చించినప్పుడు రెండవ పారామీటర్ RSSI అని మీరు చూడవచ్చు ఇది మూడవ పారామీటర్ ఫేజ్ మరియు నాల్గవ పరామితి ఛానల్ అఫ్ ఇంటరెస్ట్ ప్రాథమికంగా మీరు 4 ఛానెల్ల వరకు కాన్ఫిగర్ చేయవచ్చు మరియు ఇది 865 7 మెగాహెర్ట్జ్కి కాన్ఫిగర్ చేయబడింది ఇది ట్యాగ్ చదివిన సమయం కాబట్టి ఇది మీకు RFID ట్యాగ్లు మరియు ట్యాగ్ గురించి సమాచారం పొందగల సరళమైన మార్గం కాబట్టి ప్రస్తుతం సెషన్ల ప్రదర్శనలను చూద్దాం మేము ఏమి చేస్తామంటే సెషన్ 0 తో ప్రారంభిస్తాము చాలా ట్యాగ్ రీడ్లు ఉంటాయని మేము మీకు చూపిస్తాము అప్పుడు మేము సెషన్ 1 చేస్తాము అక్కడ కొంత టైం డిలే అవుతుంది అప్పుడు మేము సెషన్ 2 మరియు 3 చేస్తాము అక్కడ 2 సెకన్ల టైం డిలే అవుతుంది ఆపై డ్యూయల్ టార్గెట్స్ తో సెషన్లు కూడా చేస్తాము అంటే అన్ని సెషన్లు విస్మరించబడతాయి మరియు నిరంతరం ట్యాగ్లు చదవబడతాయి కాబట్టి సెషన్ 0 ప్రారంభిద్దాం మీకు చాలా ట్యాగ్ రీడ్లు ఉండాలి మీరు ట్యాగ్ యాంటెన్నా ముందు ఉంచిన క్షణం చాలా ట్యాగ్ లు చదివినట్లు మనం చూస్తాము మరియు మీరు దానిని చూడవచ్చు మరియు దాని రీడింగ్ నిరంతరం వస్తుంది మరియు ఇది సెషన్ 0 ఇప్పుడు సెషన్ 1 కి వెళ్దాం ఇది సెషన్ 0 మరియు ఇప్పుడు మనం సెషన్ 1 ను ఎనేబుల్ చేస్తున్నాము ఏమి జరగాలి అక్కడ టైం డిలే ఉండాలి ఒక రీడ్ నుండి మరొక రీడ్ కి టైం డిలే ఉండాలి మీరు సెషన్ 1 లో దీన్ని చూడగలరు ఇప్పుడు టైం డిలే ఉంది మళ్ళీ కొంత టైం డిలే ఉంది తరువాత కొంత టైం డిలే ఉంది కాబట్టి ఇది సెషన్ 1 ఇప్పుడు చాలా మందకొడిగా ఉన్న సెషన్ 2 మరియు 3 కి వెళ్దాం ఇది మీరు గమనించగలిగే 2 సెకన్ల టైం డిలే ఇస్తుంది మీరు ఒక ట్యాగ్ రీడ్ చూస్తారు అక్కడ కొంత ముఖ్యమైన టైం డిలే ఉంది తరువాత మరొక ట్యాగ్ రీడ్ మీరు ఇక్కడ నిరంతరం చదవగలిగే లక్ష్యాల గురించి మీకు చూపించే చివరి ప్రదర్శన మరియు చాలా వేగంగా ట్యాగ్ రీడ్ లను చదువుతుంది మరియు సాధ్యమైన అన్ని సెషన్లను విస్మరిస్తుంది ఇప్పుడు ఈ ట్యాగ్లో కూర్చున్న EPC కోడ్ను మీరు ఎలా మార్చవచ్చో చూపిద్దాం దీనిపై కూర్చున్న ఏదైనా EPC కోడ్ ఉంది అక్కడ EPC మెమరీ ఉంది మరియు ఈ EPC ని ఎలా మార్చాలో చూద్దాం మీకు తెలిసిన కోడ్ ఎలా ఉంది ఆ ట్యాగ్లో ఏదైనా EPC కోడ్ను కాన్ఫిగర్ చేయండి కాబట్టి EPC ట్యాగ్ యొక్క ప్రోగ్రామింగ్ మీకు చూపిద్దాం ప్రస్తుతం ఉన్న EPC కోడ్ ఏమిటో చూద్దాం కాబట్టి వ్రాద్దాం ఇప్పుడు తేజస్విని ఒక ట్యాగ్ యొక్క రీడ్ మరియు సిస్టమ్ కు కనెక్ట్ కావడం మరియు ట్యాగ్ చదవడానికి ప్రయత్నిస్తుంది మొదట ట్యాగ్ను ఆపి చదవనివ్వండి కాబట్టి ట్యాగ్ ID 020B మరియు ఇది ఇప్పుడు మారుతుంది మరియు క్రొత్త ట్యాగ్ ఏమిటో చూద్దాం క్రొత్త ట్యాగ్ఐడి 030Cసి మరియు ఆమె ఇప్పుడు దీన్ని సిస్టమ్లోకి ప్రోగ్రామ్ చేయబోతోంది ఇది ఇక్కడ నుండి RF శక్తిని అనుసంధానిస్తుంది మరియు ఉపయోగిస్తుంది ఈ ట్యాగ్కు శక్తినిస్తుంది మరియు ఈ ట్యాగ్లోకి డేటాను వ్రాస్తుంది మరియు దాని ప్రోగ్రామింగ్ ట్యాగ్ ను పూర్తి చేసానని చెబుతుంది కాబట్టి మేము ప్రోగ్రామింగ్ మోడ్ నుండి బయటకు వస్తాము ఆపై మేము ట్యాగ్ను తిరిగి చదివుతాము ఆ ట్యాగ్ను మళ్లీ చదవడానికి కోడ్ను వ్రాసి అమలు చేస్తాము ట్యాగ్ కి RF శక్తి నిస్తాము మరియు ట్యాగ్ చిప్ కి శక్తి నిస్తాము EPC కోడ్ ఇది 96 బిట్ ట్యాగ్ నుండి యాంటెన్నా కు బ్యాక్స్కాటర్ చేయబడింది మరియు మేము ఇక్కడ చదువుతున్నాము క్రొత్త కోడ్ మీరు అవును 000C అని మీరు చూస్తారు కాబట్టి ఇది EPC టైం చేంజ్ కు సంబంధించిన ప్రదర్శనను పూర్తి చేస్తుంది ఇప్పుడు మీరు కొనుగోలు చేసే చోట చాలా ఆసక్తికరమైన విషయాలు ఎలా జరుగుతాయో చూద్దా మీరు చాలా ఇంటర్ఫేస్ పిన్స్ మరియు RFID చిప్ గురించి మాట్లాడుకోవచ్చు దీని ద్వారా మీరు సెన్సార్లను కనెక్ట్ చేయవచ్చు మరియు నేను ఈ RFID చిప్ను ఉపయోగించాను వాస్తవానికి ఇది ప్రయోగశాలలో జరిగింది ఇది ఇరువైపులా ఉన్న RFID యాంటెన్నా అని మేము చూడవచ్చు మేము యాంటెన్నాలో కొన్ని విషయాలను ప్రయత్నిస్తున్నాము మరియు దీన్ని పొందాము మరియు నేను ఈ యాంటెన్నా మరియు చిప్ రూపకల్పన చేశానని మీకు తెలుసు సెన్సార్లను కనెక్ట్ చేయడానికి ఈ వైర్లు ఉపయోగించబడుతున్నాయని మీరు చూడవచ్చు ఈ వైర్ల ద్వారా వీటికి అనుసంధానించబడినది ఏదైనా మీరు యూజర్ మెమరీకి వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తదుపరి ప్రదర్శన ఏమిటంటే మీరు ట్యాగ్ యొక్క యూజర్ మెమరీలోకి ఎలా చదవగలరు మరియు వ్రాయగలరో చూడటం మేము ఒక కోడ్ను అమలు చేస్తాము దీని ద్వారా EPC gen 2 అనుకూల ట్యాగ్ యొక్క యూజర్ మెమరీని యాక్సెస్ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది కాబట్టి యూజర్ మెమరీని చదవడానికి మేము మొదట మీకు చూపించబోతున్నామని మీరు చూడవచ్చు మరియు అక్కడ మెమరీ కంటెంట్ ఏమిటో మీరు చూస్తారు RFID చిప్ RFID రీడర్ యాంటెన్నా ద్వారా శక్తిని పొందుతోంది అని మీరు మళ్ళీ చూస్తారు అది శక్తిని ప్రసారం చేస్తుంది రీడ్ ఫీల్డ్ వస్తుంది మరియు వోల్టేజ్ చిప్లో లభిస్తుంది చిప్ శక్తి నిస్తుంది మరియు బ్యాక్స్కాటర్స్ సమాచారం రీడర్ యాంటెన్నాకు తిరిగి వస్తుంది మరియు మేము దీన్ని ఆపగలమా మరియు మేము యూజర్ మెమరీ కోడ్ను చూస్తాము మరియు మెమరీ కోడ్ ప్రస్తుతం 0 మరియు మనం ఇప్పుడు ఆ వ్యవస్థలో ఏ విధమైన సెన్సార్ విలువను ఉంచవచ్చో చూద్దాం దీని ద్వారా మనం కమాండ్ ను సహాయం కోరుతున్నాము దీని ద్వారా మనం యూజర్ మెమరీలో ఏదో వ్రాస్తాము మరియు ఆమె ఏమి చేస్తుంది అంటే ఆమె 0 1 2 3 4 5 6 7 ను యూజర్ మెమరీ లోకి వ్రాస్తుంది మెమరీ ఇది కొన్ని సెన్సార్ డేటాకు సమానం అని మీరు చెప్పవచ్చు ఇది I2C లేదా SPI బస్సులో లభిస్తుంది ముఖ్యంగా ఈ వైర్ల ద్వారా మనం తప్పనిసరిగా యూజర్ మెమరీలో వ్రాయగలము EPC రైట్ పూర్తయింది ఇప్పుడు యూజర్ మెమరీని యాక్సెస్ చేయగలదా అని చూద్దాం కాబట్టి ఇప్పుడు యూజర్ మెమరీని చదవడానికి మేము ఒక కమాండ్ ను వాడుతున్నాము ఆపై మీరు చూస్తారు మేము దీన్ని ఆపివేస్తాము మరియు యూజర్ మెమరీ వాస్తవానికి వ్రాసినది అని మనం చూడవచ్చు ఇది యూజర్ మెమరీ గురించి ఇప్పుడు చివరి ప్రదర్శన మేము RSSI కి సంబంధించి మరియు ఇక్కడ సిద్ధాంతంలో ఒకటి కవర్ చేయవలసిన 2 ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించాము ఇది ఫేజ్ కు సంబంధించి ఆమె ఇక్కడ సెట్ చేయగల రీడర్ ట్రాన్స్మిషన్ శక్తి యొక్క పెరుగుదల లేదా తగ్గుదలతో మీ ప్రదర్శనను మేము చూపిస్తాము మరియు మీరు వాస్తవానికి వేర్వేరు రేంజ్ ని కలిగి ఉంటారు మీరు ట్యాగ్ల యొక్క విభిన్న రీడ్ రేంజ్ లను కలిగి ఉంటారు కాబట్టి ఆమె ఇప్పుడు ప్లస్ 10 dB ట్రాన్స్మిషన్ పవర్ యొక్క శక్తితో ప్రారంభమవుతుంది మీరు దానిని చూడగలరు కాబట్టి మేము దానితో పాటు పాన్ చేస్తాము కాబట్టి ఆమె తిరిగి వెళుతుంది ఆమె రీడ్స్కి దగ్గరగా వెళితే అది ఇప్పుడు చదవడం కొనసాగుతుందని మీరు చూడవచ్చు కానీ ఆమె కొంచెం వెనక్కి వెళితే అది సరిగ్గా చదవడం ఆగిపోతుంది మరియు ఇక్కడ చూపిన RSSI లు మైనస్ 47 కానీ ఆమె ఉన్నప్పుడు RSSI మైనస్ 30 కి దగ్గరగా వస్తుంది మీరు కొన్నిసార్లు మైనస్ 35 మరియు మొదలైనవి చూడవచ్చు దీని అర్థం ఏమిటంటే రీడర్ యాంటెన్నా మరియు ట్యాగ్ మధ్య ఒక చిన్న సూచిక ఉంది దీని ద్వారా ఆమె రీడర్ ట్యాగ్ మరియు మరొకటి ట్యాగ్ మరియు రీడర్ యాంటెన్నా మధ్య ఉన్న ప్రయోజనాల కోసం RSSI ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఆమె ట్రాన్స్మిషన్ శక్తిని కొంచెం ఎక్కువ సుమారు ప్లస్ 30 డిబిఎమ్ గా మారుస్తుంది మరియు స్పష్టంగా ఈ శ్రేణి సరైనది కంటే చాలా ఎక్కువ ఉండాలి ఇప్పుడు మీరు RSSI మారుతున్నట్లు మీరు చూస్తున్నారు ఇది ఆమె ఇంకా ఎక్కువ దూరం వెళుతున్నట్లు సూచిక మైనస్ 47 మైనస్ 47 మైనస్ 48 మైనస్ 52 అక్కడకు వెళుతుంది కానీ అది ఇంకా మైనస్ 60 మైనస్ 68 మైనస్ 64 చదువుతుంది మైనస్ 66 ఇది స్థిరంగా లేదు RSSI స్థిరంగా లేదు సడెన్లి ఇది మైనస్ 60 చదువుతుంది కానీ ఇంకా ఇది ట్యాగ్ను చదవగలదు మరియు ఈ క్షణంలో ఆమె మైనస్ 60 వద్ద చాలా దూరంలో ఉంది ఇది ఇప్పుడు మైనస్ 61 మైనస్ 62 అని కొంచెం స్థిరంగా ఉంది మరియు ట్యాగ్కు మించినది చదవడానికి నిరాకరించింది రిసీవర్ సున్నితత్వం పైన మరియు దూరం ట్యాగ్ యొక్క సెన్సిటివిటి కి మించి పోయినందున ఇప్పుడే చదవడం ఆగిపోయింది కాబట్టి సాధ్యమైన ప్రదర్శన మేము ఇచ్చాము మన దగ్గర ఉన్న RSSI మరియు ఫేజ్ భావనల పరంగా నేను మీకు ఫేజ్ భాగాన్ని ప్రదర్శించలేదు కాని ఫేజ్ మరొక ముఖ్యమైన పరామితి చాలా రీడర్స్ మీకు అందిస్తారు మరియు ఫేజ్ మరియు RSSI ను లోకలైజషన్ కు సంబంధించిన అనేక ఉత్తేజకరమైన అప్లికేషన్ సాధ్యమవుతాయి ధన్యవాదాలు లోకలైజషన్ కు సంబంధించి మీకు RSSI మరియు ఫేజ్ ఈ రెండు విషయాలు అవసరం మరియు మీరు ఫేజ్ ను కూడా ఉపయోగించవచ్చు మరియు రెండూ ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి మీరు ట్యాగ్ ID ని చూపించడాన్ని చూడవచ్చు RSSI ఫేజ్ చూపబడింది ఛానెల్ చూపబడింది మరియు మొదలైనవి కూడా చూపబడతాయి కాబట్టి ఈ రెంటిని మంచి సూచికలుగా ఉపయోగిస్తుంది వాస్తవానికి ట్యాగ్ ను కదిలించినప్పుడు వాస్తవానికి RSSI మరియు ఫేజ్ మారుతూ ఉంటాయి మరియు ఇది శ్రేణి ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు ఇది చివరి భాగం ఇది బాప్ ట్యాగ్ బాప్ RFID ట్యాగ్ లో నిజంగా ఉంచగల మంచి బ్యాటరీ ఉంది ఇందులో చిన్న కాయిన్ సెల్ బ్యాటరీ లు ఉంచవచ్చు కానీ ప్రయోగశాల ప్రదర్శన కొరకు మాత్రమే మేము ఈ డ్యూరాసెల్ బ్యాటరీలను దీనికి కనెక్ట్ చేసాము ఇది మీకు నిజమైన రీడ్ ఫీల్డ్ ను నేరుగా ఇస్తుంది రేంజ్ ను మెరుగుపరుస్తుంది ఇక్కడ యాంటెన్నా ఉంది ఇది RFID యాంటెన్నా చాలా ధన్యవాదాలు